కాబట్టి మేము కొన్ని ఉదాహరణలు చూశాము ఒకటి లేదా రెండు చిన్న ఉదాహరణలు చూస్తాము ఉదాహరణ 1 9 నుండి 200 వాట్ల ఎలక్ట్రిక్ లాంప్ 2 గంటల్లో ఎంత ఎనర్జీ ని వినియోగిస్తుందో కనుగొనాలి కాబట్టి ఎనర్జీ వ్యక్తీకరణ అది p t గా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇది వాట్ హవర్ కాబట్టి ఇది పవర్ మరియు ఇది టైమ్ కాబట్టి 200 వాట్ మరియు ఇది 2 హవర్స్ కోసం కాబట్టి 200 2 కాబట్టి 400 వాట్ హవర్ కానీ మనం జూల్సెకను వాట్ అని తీసుకుంటాం ఎందుకంటే w జూల్లో చేసిన పని p dw dt అని మనం చూశాము కాబట్టి ఇది జూల్సెకను కాబట్టి 1 హవర్ 60 60 3600 సెకన్లు అవుతుంది కాబట్టి ఇది 200 2 కాబట్టి 400 1 హవర్ కాబట్టి 1 హవర్ 60 6 కాబట్టి ఈ జూల్ చాలా ఎక్కువ అది 720000 జూల్ మరియు 720 కిలోజౌల్ ఎందుకంటే జూల్సెకను వాట్ అలాగే ఈ వాట్ హవర్ ని వాట్ సెకను ను చేయండి మనం ఈ ఒక వాట్ సెకను తయారు చేస్తున్నాము ఎందుకంటే 1 హవర్ 60 60 కాబట్టి 3600 సెకన్లు ఈ 200 400 తో గుణించబడతాయి కాబట్టిఈ ఎక్కువ వాట్సెకన్ మారుస్తాము మరియు జూల్సెకను వాట్ కాబట్టి జూల్ వాట్ సెకండ్ ఈ యూనిట్ వాస్తవానికి వాట్ సెకండ్ ఈ జూల్ 720 కిలోజౌల్ స్లయిడ్ సమయం చూడండి 0157 కాబట్టిఇది చిన్న ఉదాహరణ ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనం టైమ్ ఫంక్షన్ తీసుకుంటున్నప్పుడల్లా ఇక్కడ చూడండి ఏది ఏమైనప్పటికీ మొదట్లో మనం డిసి సర్క్యూట్ కోసం ఆసక్తి కలిగి ఉన్నాము కానీ మనం సింగిల్ ఫేజ్ ఎసి మరియు 3 ఫేజ్ ఎసి సర్క్యూట్ల కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాము కానీ కొద్దిగా అవగాహన ఇక్కడ లభిస్తుంది ఉదాహరణ 10 ఇది చిత్రం 1 12 లో చూపిన వోల్టేజ్ సోర్స్ లకు పవర్ యొక్క వ్యక్తీకరణను కనుగొనండి ఇది చిత్రం 1 12 నుండి ఇంటర్వెల్ t 0 నుండి t అనంతం వరకు ఎనర్జీ ని లెక్కిస్తాము కాబట్టి ఈ చిత్రంలో సర్క్యూట్ ఎలిమెంట్ ఉంది ఇది వోల్టేజ్ ఎలిమెంట్ ఇప్పుడు కరెంట్ i 2 e t ఆంపియర్ గా ఇవ్వబడింది ఇది కరెంట్ i 2 ఇది టైమ్ ఫంక్షన్ i 2 e t ఆంపియర్ మరియు ఈ వోల్టేజ్ v 12 వోల్ట్ అని చెప్పండి కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇది వోల్టేజ్ సోర్స్ మరియు కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోపలికి ప్రవేశిస్తుంది కానీ ఈ సందర్భంలో పవర్ వ్యక్తీకరణ కేవలం p v i కాబట్టి కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మనం పవర్ ని p vi గా లెక్కించవచ్చు కాబట్టి ఇది v 12 వోల్ట్ మరియు i 2 e t ఆంపియర్ అందువలన అది 12 2e t అది 24 e t వాట్ అవుతుంది ఇది టైమ్ ఫంక్షన్ తరువాత మనం AC సర్క్యూట్ యొక్క టైమ్ ఫంక్షన్ చూస్తాము కానీ కేవలం మీకు అవగాహన కొరకు చూపించాను కాబట్టి దాని యొక్క వ్యక్తీకరణ ఎనర్జీ బదిలీ చేయబడిన విలువ టైమ్ t 0 నుండి t అనంతం మధ్య ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీ విలువ లిమిట్ 0 నుండి అనంతం వరకు p dt యొక్క సమాకలనం అవుతుంది కాబట్టిp అనేది పవర్ మరియు t టైమ్ సెకండ్స్ లో ఉంటుంది కాబట్టి అది వాట్ సెకనులో వస్తుంది అది అప్పుడు జూల్ అవుతుంది కాబట్టి ఇది 0 నుండి అనంతం 24 e tdt కాబట్టి ఈ జూల్ ను ఇంటిగ్రేట్ చేస్తే ఇది 24 e t 0 నుండి అనంతం అవుతుంది ఈ విలువలను ఉంచినప్పుడు అది 24 జూల్ వస్తుంది కాబట్టి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం వ్యక్తీకరణ వాస్తవానికి 24 జూల్ ఇది చాలా సులభమైన విషయం అని నేను అనుకుంటున్నాను ఇది నెమ్మదిగా మరియు అన్నింటినీ నెమ్మదిగా తెలుసుకోగలరు కాబట్టి యాక్టీవ్ మరియు పాసివ్ సర్క్యూట్ ఎలెమెంట్స్ ని చూద్దాము ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది మనం ఇంతకుముందు చర్చించిన ఎలెమెంట్స్ యొక్క పరస్పర అనుసంధానం కాబట్టి సర్క్యూట్ విశ్లేషణ అనేది ఎలెమెంట్స్ ద్వారా ప్రవహించే కరెంట్ లేదా సర్క్యూట్ యొక్క ఎలెమెంట్స్ వద్ద వోల్టేజ్ కనుగొనే ప్రక్రియ ఒక ఎలెమెంట్ ద్వారా ప్రవహించే కరెంట్ ను లేదా ఎలెమెంట్స్ వద్ద వోల్టేజ్ ను కనుగొనాలి కాబట్టి ప్రాథమికంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో 2 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి యాక్టివ్ ఎలిమెంట్ మరొకటి పాసివ్ ఎలిమెంట్స్ వాస్తవానికి యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి పాసివ్ ఎలిమెంట్స్ కావు లేదా మరొక విధంగా చెప్పాలంటే పాసివ్ ఎలిమెంట్స్ అనేవి ఎనర్జీ పంపిణీ చేయడం ద్వారా లేదా ఎనర్జీ ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ విధంగా యాక్టివ్ చేయలేము స్లయిడ్ సమయం చూడండి 0516 కాబట్టిఒక సర్క్యూట్ ఎలిమెంట్ పాసివ్ అని ఎప్పుడు అంటామంటే సర్క్యూట్ కి లేదా మిగిలిన సర్క్యూట్ నుండి పంపిణీ చేయబడిన మొత్తం ఎనర్జీ ఎల్లప్పుడూ నాన్ నెగిటివ్ అయినప్పుడు అంటే అది 0 లేదా పాజిటివ్ కావచ్చు అని నా ఉద్దేశ్యం మిగిలిన సర్క్యూట్ నుండి దానికి పంపిణీ చేయబడిన మొత్తం ఎనర్జీ నాన్ నెగిటివ్ గా ఉంటే ఆ సర్క్యూట్ ఎలిమెంట్ పాసివ్ గా చెప్పబడుతుంది అంటే ఎనర్జీ ఏదైనా ప్రారంభ సమయానికి t0 నుండి t వరకు p dt ని ఎనర్జీ అని అనుకుందాం ఎందుకంటే p పవర్ మరియు టైమ్ వాస్తవానికి వాట్ సెకను జూల్ అవుతుంది కాబట్టి ఈ t t0 t కాబట్టి p vi t అని చెప్పండి కాని గణితశాస్త్రం ఇలా సూచిస్తుంది కాబట్టి t0 నుండి t పరిమితి అది v idt అది 0 కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది అప్పుడు అది పాసివ్ ఎలిమెంట్ అవుతుంది అయితే యాక్టివ్ ఎలిమెంట్ అనేది పాసివ్ ఎలిమెంట్ కాదు దీనికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఇది సమీకరణం 1 సమీకరణం 10 ఇది అన్ని సమయాలలో వర్తించదు సాధారణంగా యాక్టివ్ ఎలిమెంట్ ఎనర్జీ ని ఉత్పత్తి చేయగలదుఅది ఎనర్జీ ని ఉత్పత్తి చేసేటప్పుడు పాసివ్ ఎలిమెంట్ అనేది యాక్టివ్ ఎలిమెంట్ కాదు పాసివ్ ఎలిమెంట్ ఎనర్జీ ని ఉత్పత్తి చేయదు చూడండి స్లయిడ్ సమయం 0619 ఉదాహరణకు పాసివ్ ఎలిమెంట్స్ సాధారణ రెసిస్టర్లు ఇండక్టర్లు మరియు కెపాసిటర్లుఇవి వాస్తవానికి పాసివ్ ఎలిమెంట్స్ మరియు యాక్టివ్ ఎలిమెంట్స్ కి ఉదాహరణలు జనరేటర్లు బ్యాటరీలు మరియు ఆపరేషనల్ ఆంప్లిఫైయర్స్ కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలిసిన విషయాలు కాబట్టి పాసివ్ ఎలిమెంట్స్ రెసిస్టర్లు ఇండక్టర్స్ లేదా కెపాసిటర్లు మరియు యాక్టివ్ ఎలిమెంట్స్ కి ఉదాహరణలు జనరేటర్లుబ్యాటరీలు మరియు ఆపరేషనల్ ఆంప్లిఫైయర్స్ కాబట్టి ఈ విభాగంలో ముఖ్యమైన యాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుసుకున్నాము కాబట్టి డిపెండెంట్ సోర్సెస్ కూడా ఉంటాయి కానీ చాలా సులభం తరువాత చాలా సులభం కాబట్టి రెండూ ఇండిపెండెంట్ మరియు డిపెండెంట్ ఉంటాయి రెండు సోర్సెస్ పరిగణించబడతాయి కాబట్టి 2 రకాల సోర్సెస్ ఉన్నాయి ఇండిపెండెంట్ మరియు డిపెండెంట్ సోర్సెస్ కాబట్టి రెండింటినీ పరిశీలిస్తుంది పరిచయంలో పరికరాలు ఇండిపెండెంట్ గా మాత్రమే చెప్పబడుతున్నాయి తరువాత రెండూ పరిగణించవని నేను గ్రహించాను కాబట్టిఉదాహరణకు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ప్రాథమికంగా టూ టెర్మినల్ ఎలిమెంట్ లేదా ఇది వోల్టేజ్ సోర్స్ టూ టెర్మినల్ ఎలిమెంట్ అని చెప్తాము మరియు సింబల్ ను నేను తరువాత చర్చిస్తాను మరియు ఇది ఈ రెండు టెర్మినల్స్ మధ్య పేర్కొన్న వోల్టేజ్ను నిర్వహిస్తుంది ఈ టెర్మినల్ మధ్య లేదా ఈ వోల్టేజ్ ఈ రెండు టెర్మినల్స్ మధ్య పేర్కొనబడింది వోల్టేజ్ ఈ వోల్టేజ్ నుండి పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటుంది కరెంట్ కి పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటుంది లేదా సర్క్యూట్ యొక్క కొన్ని ఇతర భాగాల వోల్టేజ్ నుండి ఇది ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి జనరేటర్లు మరియు బ్యాటరీల వంటి ఫీజికల్ సోర్సెస్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లకు కేటాయించబడతాయి కాబట్టి జనరేటర్ మరియు బ్యాటరీలను మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లుగా పరిగణించవచ్చు ఇప్పుడుఇక్కడ ఉన్న గుర్తు చూడండిఅక్కడ ఒక సర్కిల్ ఉంది మరియు ఇది ఇది dc మరియు అదేవిధంగా ac రెండు విధాలగా సూచించబడుతుంది గుర్తులలో ఒకటి dc కావచ్చు ac కాదు అది ఒక టైమ్ వెరీయింగ్ అని నేను చెబుతున్నాను కాబట్టి ఏదయినా ఇది DC సోర్స్ లేదా టైమ్ వెరీయింగ్ గా పరిగణిస్తారు మరియు ఈ ఒక విలువ అలా చేస్తుంది లేదా దానిని అంటారు పెద్ద నిరంతర లైన్ మరియు చిన్నది కాబట్టి ఇది వాస్తవానికి v లేదా dc సోర్స్ కానీ ఇది స్థిరమైన లేదా టైమ్ వెరీయింగ్ వోల్టేజ్ ల కోసం ఉపయోగించవచ్చు ఈ గుర్తు రెండిటి కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ గుర్తు ఖచ్చితంగా సరైనది అయితే లేదా ఇది స్వచ్ఛమైన dc అయితే ఇది కూడా స్వచ్ఛమైన dc కోసం ఉపయోగించవచ్చు కాబట్టిఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లకు ఈ 2 గుర్తులు ఉపయోగిస్తాము కాబట్టి అదేవిధంగా అందుకే నేను చెప్పినదంతా dc వోల్టేజ్ సోర్స్ ని సూచించడానికి ఉపయోగించవచ్చు కానీ ఈ గుర్తు టైమ్ వెరీయింగ్ వోల్టేజ్ సోర్స్ కి కూడా ఉపయోగించవచ్చు కాబట్టిటైమ్ వేరియింగ్ కానీ dc అదేవిధంగా టైమ్ వేరియింగ్ రెండింటికి ఉపయోగించవచ్చు చూడండి స్లయిడ్ సమయం 0939 కాబట్టి ఒక ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అది ఒక ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అయినప్పుడు మళ్ళీ అది టూ టెర్మినల్ ఎలిమెంట్ అది ఒక టూ టెర్మినల్ ఎలిమెంట్ఒక నిర్దిష్ట కరెంట్ ని అందిస్తుంది వోల్టేజ్ సోర్స్ వద్ద నుండి పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ సోర్స్ ఇది ఏమైనా వోల్టేజ్ సోర్స్ నుండి పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా ఈ కరెంట్ సోర్స్ యొక్క గుర్తు మరియు ఈ కరెంట్ సోర్స్ ఈ గుర్తు dc అదేవిధంగా ac రెండింటికీ నిజం అవుతుంది రెండూ మనం తరువాత చూస్తాము కాబట్టి ఇండిపెండెంట్ సోర్సెస్ సాధారణంగా బాహ్య సర్క్యూట్కు పవర్ ని అందించడానికి ఉద్దేశించబడతాయి కాబట్టి ఈ గుర్తు నేను చూపినట్లుగా ఈ చిత్రం dc మరియు ac రెండింటికీ నిజం కాబట్టి ఉదాహరణకు i 2 ఆంపియర్ ఇక్కడ i 2 ఆంపియర్ అయితే అది స్వచ్ఛమైన dc సోర్స్ అవుతుంది మరియు i 2 sin 100 pi t అని చెబితే అది AC కరెంట్ సోర్స్ కానీ ఈ గుర్తు dc మరియు ac రెండింటికీ సమానంగా ఉంటుంది మనం చాలా లోతుగా చర్చించినప్పుడు ఈ విషయాలన్నీ వివరంగా చెబుతాను కాబట్టి ఇప్పుడు డిపెండెంట్ సోర్సెస్ సాధారణంగా డైమండ్ ఆకారం లో ఉంటాయి కాబట్టి ఉదాహరణకు ఇది ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉదాహరణ కోసం బాణం గుర్తు ఇక్కడ పైకి చూపబడుతుంది మరియు ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే ఈ వోల్టేజ్ ఏమైనా అది సర్క్యూట్ యొక్క కొంత భాగంలో కొన్ని బ్రాంచ్ లలో కరెంట్ యొక్క ఫంక్షన్ కావచ్చు లేదా సర్క్యూట్ యొక్క కొన్ని ఎలిమెంట్స్ లో వోల్టేజ్ యొక్క ఫంక్షన్ కావచ్చు అదేవిధంగా ఈ కరెంట్ సర్క్యూట్లో కొన్ని ఇతర బ్రాంచ్ కరెంట్ యొక్క ఫంక్షన్ కావచ్చు లేదా సర్క్యూట్ అంతటా ఉన్న కొంత వోల్టేజ్ యొక్క ఫంక్షన్ కావచ్చు కాబట్టి ఇవి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి అనువైనవి కావు ఇవి స్థిరంగా లేవు ఇవి డిపెండెంట్ సోర్సెస్ కాబట్టిదీని గుర్తు డైమండ్ ఆకారం మరియు ఈ గుర్తు ఇలా ఉంటుంది ఇది డిపెండెంట్ సోర్సెస్ ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ మరియు ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి కానీ నేను ఏమి చెప్పిన అర్ధం ఒకటే కాబట్టిసోర్స్ టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ అనేది సర్క్యూట్ లోని ఇతర వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క ఫంక్షన్ తప్పఒక డిపెండెంట్ లేదా కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఇండిపెండెంట్ సోర్స్ ఒకేవిధంగా ఉంటాయి ఉదాహరణకు ఇక్కడ చూడండి ఇది వాస్తవానికి డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ v0 2 vx గా ఇవ్వబడింది సాధారణం a vx ఇక్కడ a అనేది 1 2 3 4 మరియు 1 కన్నా తక్కువ ఉన్నది కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇది కొన్ని 2 vx తీసుకోబడింది ఈ vx వాస్తవానికి కొన్ని ఇతర బ్రాంచ్ లలోని సర్క్యూట్లో వోల్టేజ్ కానీ కేవలం ప్రతీకగా v0 విలువ 2vx కు సమానమని చూపబడింది avx మారితే అప్పుడు v0 మారుతుంది కాబట్టి దీనిని వాస్తవానికి వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ v0 అనేది సర్క్యూట్లోని కొన్ని ఇతర ఎలిమెంట్ వద్ద వోల్టేజ్ యొక్క ఫంక్షన్ x అని చెప్పండి కాబట్టి అందుకే vx అని వ్రాయబడింది కాబట్టి ఇది వాస్తవానికి వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఎందుకంటే v0 అనేది vxయొక్క ఫంక్షన్ మరియు ఈ v x అనేది సర్క్యూట్ లో కొన్ని ఇతర ఎలిమెంట్ వద్ద వోల్టేజ్ అందువలన x ఇది ఈ దశలో ఉందని అనుకుందాం అదేవిధంగా ఇది కూడా ఈ వోల్టేజ్ v0 ఇది 3 ix గా తీసుకోబడింది కొన్నిసార్లు దీనిని మనం గెయిన్ పరామితి 3 అని పిలుస్తాము ఇది 3 ఇది 4 5 2 1 2 కావచ్చు పట్టింపు లేదు మనకు వివరణ కోసం మాత్రమే v0 3 i x తీసుకున్నాము Ix కొన్ని ఇతర బ్రాంచ్ అంటే xa ల ద్వారా తీసుకున్న కరెంట్ అయితే మరియు i x మారుతుంటే v0 మారుతోంది అంటే ఇది వాస్తవానికి కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ వోల్టేజ్ సోర్స్ v 0 కరెంట్ యొక్క ఫంక్షన్ అందుకే దీనిని కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ CCVS అని పిలుస్తారు సంక్షిప్తంగా ఇది వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ VCVS కాబట్టి ఇది వాస్తవానికి డిపెండెంట్ సోర్స్ v v0 2 v x లేదా v 0 3 i x వీటిని డిపెండెంట్ సోర్సెస్ అని పిలుస్తారు అది v0 వోల్టేజ్ యొక్క ఫంక్షన్ కావచ్చు లేదా కరెంట్ ఫంక్షన్ కూడా కావచ్చు అది వోల్టేజ్ యొక్క ఫంక్షన్ అయితే దానిని వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటారు అది కరెంట్ యొక్క ఫంక్షన్ అయితే దానిని కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటారు ఎందుకంటే v0 అనేది కరెంట్ యొక్క ఫంక్షన్ అదేవిధంగా అంటే నేను చెప్పినదంతా ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది ఇది చిత్రం 1 6 అంటే 1 కాబట్టి నేను ఏది చెప్పినా ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది కాబట్టి నేను చదవడం లేదు లేదా ఇంకా ప్రతిదీ ఇక్కడ వ్రాయడం లేదు మరియు ఇక్కడ విషయం ఏమిటంటే ఈ సందర్భంలో అది కరెంట్ పై ఆధారపడినప్పుడు ఈ పరామితి ఈ 3 ని గెయిన్ పరామితి అంటారు చూడండి స్లయిడ్ సమయం 1556 కాబట్టి ఇప్పుడు తదుపరిది వోల్టేజ్ సోర్స్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు సర్క్యూట్ లో డిపెండెంట్ కరెంట్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ కరెంట్ లేదా వోల్టేజ్ ద్వారా నిర్ణయించబడుతుంది స్లయిడ్ సమయం చూడండి 1502 ఉదాహరణకు ఇది కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని చెప్పండి కాబట్టి ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఇది i0 2 i xఅని చెప్పాను ఇది 2 అని నేను తీసుకున్నాను అది 3 4 1 కన్నా తక్కువ కావచ్చు అది ఏమైనా పర్వాలేదు కానీ వివరణ యొక్క మరింత ప్రయోజనం 2 i xఅని చెబుతుంది కాబట్టి ఇది వాస్తవానికి కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఎందుకంటే ఈ i0 కరెంట్ i x కరెంట్ యొక్క ఫంక్షన్ i x ఒక ఎలిమెంట్ లేదా బ్రాంచ్ యొక్క కరెంట్ కావచ్చు కరెంట్ ix బ్రాంచ్ x లో ప్రవహిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి i0 2 i x కాబట్టి అంటేఎప్పుడయితే ఇది కరెంట్ i x యొక్క ఫంక్షన్ అవుతుందో అప్పుడు ఇది కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అవుతుంది కాబట్టి దీనిని కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ CCCS అని పిలుస్తాము అదేవిధంగాఈ కరెంట్ i0 విలువ 3 v x అయినప్పుడు ఇది వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఎందుకంటే ఈ i0 వోల్టేజ్ v x యొక్క ఫంక్షన్ కాబట్టి ఇది మరియు ఈ vx బహుశా x బ్రాంచ్ వద్ద వోల్టేజ్ అని చెప్పవచ్చు కాబట్టి i0 విలువ 3 కి సమానం నేను 3 తీసుకున్నాను కానీ ఇది 1 2 3 4 ఏదయినా కావచ్చు ఇది పట్టింపు లేదు దీనిని కూడా గెయిన్ పరామితి అని పిలుస్తారు కాబట్టి i0 3 vx మరియు దీనిని వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని పిలుస్తాము ఇంకొక విషయం ఏమిటంటే మనం ఇది చూపిస్తున్నప్పుడల్లా ఈ బాణం గుర్తు పైకి ఎప్పుడు వచ్చినా అది కరెంట్ సోర్స్ కి సమానంగా చూపబడుతుంది అంటే ఈ టెర్మినల్ను కరెంట్ వదిలివేస్తుందని అర్థం కాబట్టి ఈ బాణం అంటే ఆ బాణం పైకి ఉంది అంటే కరెంట్ పైకి వస్తుంది అంటే కరెంట్ పైకి కదులుతున్నదని అర్థం కాబట్టి ఇది ఇలా ఉంటే కొంచెం ఆగండి కాబట్టి ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తోంది అదే విధంగా ఇది ఈ విషయం పైకి దిశగా కదులుతుంది కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తోంది కాబట్టి ఇది వాస్తవానికి పైకి దిశగా చూపబడుతుంది అది క్రిందికి దిశగా ఉంటే సహజంగా అది రివర్సల్ దిశగా ఉంటుంది కాబట్టి ఇది పైకి అని అర్థం అవుతుంది కాబట్టి ఇది కరెంట్ సోర్స్ అని పిలుస్తాము కాబట్టి ఇది వాస్తవానికి ఇప్పుడున్న కరెంట్ సోర్స్ మనం చూస్తున్నది డిపెండెంట్ కరెంట్ సోర్స్ మరియు డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రెండు ఇప్పుడు వోల్టేజ్ గాని లేదా కరెంట్ మీద గాని ఆధారపడి ఉంటాయి కాబట్టి నేను చెప్పినది మా ఈ సర్క్యూట్లో ప్రతిదీ ఇక్కడ వివరించబడింది అంటే కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్సెస్ మరియు కంట్రోల్డ్ కరెంట్ సోర్సెస్ వాస్తవ ప్రపంచ పరికరాల కోసం సర్క్యూట్ మోడళ్లను వంటి అనేక రకాల ట్రాన్సిస్టర్ ఆపై ట్రాన్స్ఫార్మర్ ఆపై ఎలక్ట్రికల్ మెషీన్లు మరియు ఎలక్ట్రానిక్ యాంప్లిఫైయర్లను నిర్మించడంలో ఉపయోగపడతాయి కాబట్టి ఈ విషయం కాబట్టి అలాంటి 4 సోర్సెస్ చూపించబడ్డాయి కాబట్టి వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ మేము VCVS అని పిలుస్తాము కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఇప్పటికే మేము CCVS ని చూపించాము అప్పుడు కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ CCCS మరియు వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ VCCS ఇవి ఆ 4 విషయాలు తరువాత మరొక ఉదాహరణ తీసుకోండి 1918 చూడండి స్లయిడ్ సమయం కాబట్టి ఉదాహరణ 11 లో చూపించబడిన దీనిని కనుగొనండి ఈ చిత్రంలో ప్రతి ఎలిమెంట్ ద్వారా సరఫరా చేయబడిన లేదా గ్రహించిన పవర్ కనుగొనాలంటే ఇప్పుడు ఉదాహరణకు కరెంట్ I 6 ఆంపియర్ ఇది 6 ఆంపియర్ అని చూడండి ఇప్పుడు వోల్టేజ్ ఇక్కడ v 20 వోల్ట్ p1 p2 ఇవ్వబడింది ఇది మరొక ఎలిమెంట్ p2 ఇది p3 మరియు ఇది p4 ఇది మరొక డిపెండెంట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఇవి పవర్ ని గ్రహించడం లేదా సరఫరా చేయబడిన పవర్ ని కనుగొనవలసి ఉంటుంది సరఫరా చేయబడిన పవర్ గ్రహించబడిన పవర్ తప్పనిసరిగా సమానంగా ఉండాలి ఇది సరిపోలకపోతే ఎక్కడో ఏదో గణనలో ఏదో తప్పు జరిగింది అని అర్ధం ఇప్పుడు ఇది వాస్తవానికి ఒక ఎలిమెంట్ కాబట్టి పొలారిటీ గుర్తించబడింది ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ పొలారిటీ గుర్తించబడింది ఇక్కడ కూడా పొలారిటీ గుర్తించబడింది మరియు ఇది కరెంట్ పైకి చూపబడింది మరియు ఈ కరెంట్ సోర్స్ 1 6 I అంటే ఇక్కడ I 6 ఆంపియర్ అయితే I 6 ఆంపియర్ మనం I 6 ను ఇక్కడ ఉంచినట్లయితే అది వాస్తవానికి 1 ఆంపియర్ అవుతుంది చూడండి స్లయిడ్ సమయం 2046 ఇప్పుడు మా మునుపటి చర్చలో మేము ఆ కరెంట్ ఇది ఒక వోల్టేజ్ సోర్స్ ని వదిలి వెళ్తే కరెంట్ పాజిటివ్ పొలారిటీ లేదా పాజిటివ్ టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది అంటే పవర్ సరఫరా చేయబడుతుంది మరియు సైన్ నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ I1 కరెంట్ ఈ సోర్స్ నుండి బయటకు వస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి ఆ టెర్మినల్ను వదిలివేస్తుంది ఈ అంటే పవర్ ని నెగిటివ్ గా సరఫరా చేస్తే p1 విలువ 20 6 అవుతుంది కాబట్టి 120 వాట్ల పవర్ సరఫరా అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ చూస్తే p1 20 6 అంటే 120 వాట్ ఇది సరఫరా చేయబడిన పవర్ కాబట్టినేను ఇంతకు ముందు చెప్పినట్లు గా కరెంట్ టెర్మినల్ నుండి వదిలి వెళ్ళినప్పుడల్లా అది అవుతుంది అంటేపవర్ సరఫరా చేయబడుతుంది మరియు ఈ పొలారిటీ ప్రకారం ఈ కరెంట్ I 6 ఆంపియర్ ఈ సర్క్యూట్ లోకి ఈ ఎలిమెంట్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ సర్క్యూట్ పవర్ ని గ్రహిస్తుంది ఎందుకంటే పాజిటివ్ టెర్మినల్ వద్ద కరెంట్ ప్రవేశిస్తుంది అంటే గ్రహించిన పవర్ 12 6 p2 12 వోల్ట్ I 6 ఆంపియర్ కాబట్టి ఇది 12 6 అవుతుంది కాబట్టి ఇది 72 వాట్ల ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ p2 72 అంటే గ్రహించిన పవర్ p2 72 వాట్ ఈ సర్క్యూట్లోకి వచ్చి మళ్ళీ 7 ఆంపియర్ కరెంట్ ఈ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది అంటే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశించినప్పుడు పవర్ గ్రహించబడుతుంది మరియు వోల్టేజ్ 8 ఇవ్వబడుతుంది కాబట్టి p3 56 వాట్ల పవర్ గ్రహించబడుతుంది కాబట్టి ఇక్కడ p3 8 7 56 వాట్ కాబట్టి ఇది పవర్ ని గ్రహించింది ఇప్పుడు ఇది కరెంట్ సోర్స్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది కరెంట్ సోర్స్ ఇదే ఇక్కడ ఉన్నది కాబట్టి I 6 ఆంపియర్ అంటే ఇది 1 6 6 ఇక్కడ వ్రాయండి అంటే 1 ఆంపియర్ ఇది 1 ఆంపియర్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అది సరఫరా చేయబడిన పవర్ లేదా గ్రహించబడిన పవర్ ఇప్పుడు చూడండి ఇది టెర్మినల్ ఇది అంటే ఇది సాధారణ వైర్ మాత్రమే కాబట్టి అంటే నేను ఇక్కడ గుర్తించగలను ఇది మరియు ఇది ఎందుకంటే ఇది ఏమీ లేదు కాబట్టి ఇది మరియు ఈ కరెంట్ పైకి ఉంది అంటే కరెంట్ ఈ ఒక ఆంపియర్ కరెంట్ ఇలా కదులుతోంది ఇలా ప్రవహిస్తుంది అంటే వాస్తవానికి ఈ కరెంట్ టెర్మినల్ నుండి బయలుదేరుతుంది టెర్మినల్ నుండి బయలుదేరడం అంటే టెర్మినల్ నుండి బయలుదేరినప్పుడల్లా ఇది పవర్ సరఫరా అవుతుంది కాబట్టి అంటే ఈ సైన్ నెగిటివ్ గా ఉంటుంది అయితే కరెంట్ ఇక్కడ 1 ఆంపియర్ అయితే ఇప్పుడు వోల్టేజ్ ఎంత ఇప్పుడు ఈ విషయానికి వస్తే దీని వద్ద వోల్టేజ్ అది 8 16 ఎందుకంటే కరెంట్ టెర్మినల్ నుండి వదిలివెళ్తుంది కాబట్టి ఇది 1 మరియు I 6 ఆంపియర్ కాబట్టి 8 వాట్ల పవర్ సరఫరా అవుతుంది అంటే ఇక్కడ కొంచం ఆగండి కాబట్టి ఈ వోల్టేజ్ వాస్తవానికి ఇది నా ఉద్దేశ్యం ఈ పాయింట్ a ఇది b అని అనుకుందాం అప్పుడు ఏమీ లేదు ఈ పాయింట్ a ఇది కూడా b స్లయిడ్ సమయం చూడండి 2425 కాబట్టి ఈ వోల్టేజ్ వాస్తవానికి మనం ఇలా చేస్తే vab 8 వోల్ట్ అని చెప్పండి కాబట్టి ఇక్కడ అదే వోల్టేజ్ 8 వోల్ట్ కానీ కరెంట్ I 6 ఆంపియర్ ఇక్కడ I 6 ఆంపియర్ ఇవ్వబడింది నేను 6 ఆంపియర్స్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ చూడండి కాబట్టి ప్రాథమికంగా ఇది 16 6 అవుతుంది అది 1 ఆంపియర్ మరియు దిశ పైకి ఉందని చెప్పాను కాబట్టి దీని ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఇది అంటే ఇది అంటే కాబట్టి ఆ కరెంట్ టెర్మినల్ నుండి బయలుదేరుతుంది ఎందుకంటే ఇది ఇది ఇది టెర్మినల్ నుండి బయలుదేరుతుంది కాబట్టి అది అలా ఉంటే అంటే అది పవర్ కాబట్టి ఈ సోర్స్ ద్వారా సరఫరా చేయబడిన పవర్ వాస్తవానికి 8 1 అవుతుంది కాబట్టి అంటే 8 వాట్ అవుతుంది Glossary English Word Word Meaning Expression ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణ Interconnection ఇంటర్ కనెక్షన్ పరస్పర అనుసంధానం Equation ఈక్వే షన్ సమీకరణం Importance ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత Basically బేసికల్లి ప్రాథమికంగా